కాబట్టి మేము దీని నాన్లీనియార్టీ ని అధ్యయనం చేయడం కోసం సాధారణ సంఖ్యా ప్రయోగం చేయబోతున్నాం చాలా సులభమైన సంఖ్యా ప్రయోగం ఆ ప్రయోగం ఏమిటి ఇది నా డొమైన్ D నా డొమైన్ D కేవలం రెండు ఆబ్జెక్ట్లను మాత్రమే కలిగి ఉంది రెండు ఆబ్జెక్ట్లు x1 మరియు x2 మరియు ఇంకా నేను వస్తువుల సరిహద్దులు బాగా తెలుసు కాబట్టి వీటిని తీసుకుంటున్నాను నేను నా జీవితాన్ని చాలా సరళంగా మార్చుకోబోతున్నాను నేను రెండు వేరియబుల్స్కు పరిమితం చేయాలనుకుంటున్నాను మీరు ఎందుకు అలా చేస్తారు నేను 2D ని విజువలైజ్ చేయగలను కాబట్టి నేను 10D ని సరిగ్గా చూడలేను కాబట్టి నేను 2Dకి నన్ను పరిమితం చేయాలనుకుంటున్నాను తద్వారా నేను దానిని సరిగ్గా చూడగలను కాబట్టి ఇప్పుడు నేను ఏమి చేయాలి ఇది నా D ఇది నా రెండు వేరియబుల్ సమస్య కాబట్టి నా కాంట్రాస్ట్ x కేవలం x1 x2 మరియు నేను ఏమి చేయగలను అంటే x యొక్క విభిన్న విలువల కోసం దీనిని ప్లాట్ చేస్తాను విద్యార్థి X కేవలం ఒక పారాబొలా ఉందా మరియు అనేక పారాబొలాలు ఉన్నాయి మరియు అది 2Dలో ఉంది కాబట్టి నాకు లైన్ ఉండదు కానీ నాకు ఉపరితలం ఉంటుంది అంతే కాదు నేను ప్రవణతల దిశను కూడా సరిగ్గా చూడగలను ప్రవణత దిశ నాకు ఏమి చెబుతుంది విద్యార్థి గరిష్ట మార్పు ఇది నాకు స్పష్టంగా గరిష్ట మార్పును తెస్తుంది మరియు నేను అలా చేస్తే ఉదాహరణకు ప్రవణత డిసెంట్ అల్గోరిథం శోధన ఏ దిశలో సరిగ్గా వెళ్తుందో అది నాకు తెలియజేస్తుంది కాబట్టి మునుపటి పేజీ నుండి నేను ఆలోచించగలిగే రెండు సాధారణ ప్రవణతలు ఉన్నాయి ఒకటి నేను భావించే దాని యొక్క గ్రేడియంట్ తీసుకోవచ్చు U స్థిరంగా ఉంటుందని కాబట్టి ఇది సాధారణ ప్రవణత కాబట్టి దీన్ని నేను లీనియర్ ప్రవణత అని పిలుస్తాను లేదా నేను ధైర్యంగా ఉండగలను మరియు ఈ వ్యక్తీకరణ యొక్క ప్రవణతను తీసుకోగలను మరియు దానిని నాన్ లీనియర్ గ్రేడియంట్ అంటారు స్పష్టంగా నాన్ లీనియర్ ఖచ్చితమైనది కానీ ఇది గణనపరంగా చాలా దుర్భరమైనది కాబట్టి నేను తదుపరి సంఖ్యా ప్రయోగంలో అధ్యయనం చేయబోతున్నాను సరే కాబట్టి U స్థిరంగా ఉంటుందని ఊహిస్తూ చెబుతున్నాను అంటే నా ప్రవణత నేను ||s − GS Ux|| యొక్క ప్రవణతని తీసుకుంటున్నాను అంటే U స్థిరంగా ఉంటుంది కాబట్టి నేను గ్రేడియంట్ని తీసుకున్నప్పుడు ఇవి x ఆధారిత పదాలు మాత్రమే మరియు నాన్ లీనియర్ అంటే ఇక్కడ U అనేది x యొక్క ఫంక్షన్ కొన్ని మాధ్యమాలలో 2 సజాతీయ వస్తువులు మరియు వాటి అనుమతి x1 మరియు x2 విద్యార్థి నేను కొనసాగితే కాబట్టి ఈ వ్యవస్థ డిటెర్మినెంట్ 2 సజాతీయంగా ఉంటుంది విద్యార్థి సరే కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ మొత్తం వస్తువుకు పర్మిటివిటీ x1 ఒక పిక్సెల్ కాదు ఈ మొత్తం నీలం వస్తువు x1 విద్యార్థి సరే మరియు ఈ మొత్తం చదరపు వస్తువు x2 ఆ రెండు వేరియబుల్స్ విద్యార్థి కాబట్టి మిగతావి కాబట్టి కాంట్రాస్ట్ వెక్టార్ వాస్తవానికి ఈ మొత్తం యొక్క పిక్సెల్ల సంఖ్య పరిమాణంలో ఉండాలని మీరు అంటున్నారు విద్యార్థి ఇది ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది కాబట్టి వాస్తవానికి ఈ వాస్తవ x x1 · · · 0 x2 · · · x2Tn×1 తో చాలా పొడవైన వెక్టార్గా ఉండేది ఈ కాంట్రాస్ట్ వెక్టర్ ఎలా ఉండేది కానీ నా జీవితాన్ని ఎలా సులభతరం చేయాలో నాకు తెలిస్తే ఈ మొత్తం వస్తువు x1x2 అని అదనపు సమాచారాన్ని అందించబోతున్నాను కాబట్టి నేను దీన్ని x1x2 తో గుణించబడిన 1 లు మరియు 0 లు కూడిన కొన్ని మ్యాట్రిక్స్ పరంగా వ్రాయగలను ఇది పరిమాణం n × 1 మరియు ఇది పరిమాణం 2 × 1 అయితే నేను దీనిని n × 2 మాత్రికగా పొందగలను ఇది సరైన స్థానాల్లో 1 మరియు 0 లను కలిగి ఉంటుంది కాబట్టి నేను దీన్ని పొందుతాను కాబట్టి నేను కేవలం రెండు వేరియబుల్స్తో పని చేస్తాను కాబట్టి ఈ m మాతృక ఇక్కడ గుణించబడుతుంది కాబట్టి సమస్యలను మరింత దృశ్యమానంగా మార్చడానికి మేము ఈ రకమైన ఉపాయాలు చేస్తాము లేకపోతే మీరు మీ చేతులను పైకి విసిరి n వేరియబుల్స్ అని చెబుతారని మీకు తెలుసు నేను దానిని ఊహించలేను మీరు అంతర్ దృష్టిని పొందలేరు విద్యార్థి అప్పుడు అది మూడు వేరియబుల్ రైట్ అవుతుంది మూడవ వేరియబుల్ ఏమిటి విద్యార్థి మధ్యస్థ పర్మిటివిటీ సమయం 0425 చూడండి 0 గుర్తుంచుకోండి కాబట్టి ఇది వాక్యూమ్ అయితే దాని x 0 నాకు ఇవ్వబడింది నేను దానిని కనుగొనడానికి ప్రయత్నించను విద్యార్థి అవును కాబట్టి మీరు దీన్ని పూర్తి సాధారణతతో అధ్యయనం చేయాలనుకుంటే మీరు దీన్ని కష్టంగా చేయవలసి ఉంటుంది మీరు అన్నింటినీ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు చాలా సంక్లిష్టమైన సమస్యను చేయండి మరియు అంతర్ దృష్టి సమస్య లేకుండా ఉండండి కాబట్టి ఈ రెండు తప్ప మిగతావన్నీ మనకు కష్టమని తెలిసిన ఒక సరళమైన సమస్యను మేము పరిష్కరిస్తున్నాము కాబట్టి దీనిని మనం ఊహించుకుందాం కాబట్టి నేను రెండు వేరియబుల్స్ మాత్రమే చెబుతున్నాను విద్యార్థి కాబట్టి సార్ మొదట్లో మనకు x1x2 విలువ తెలియదని తెలుసు మనకు x1x2 విలువ తెలియదు విద్యార్థి మనకు తెలియదు మనకు x1x2 విలువ తెలియదు కాబట్టి నేను x1x2 ని కనుగొనడానికి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించబోతున్నాను అంటే s స్కాటర్డ్ ఫీల్డ్లతో ఉత్తమ ఒప్పందాన్ని ఇచ్చే ప్రయోగం సరే కాబట్టి ఆబ్జెక్ట్ల లొకేషన్లో అవి సజాతీయంగా ఉన్నాయని మరియు మరేమీ ఉండదనే వాస్తవాన్ని ప్రయోరి సమాచారానికి సరైన ఉదాహరణగా చెప్పడానికి మీకు చాలా ప్రియోరి సమాచారం అందించబడింది విద్యార్థి కాబట్టి మనం ఊహిస్తున్నది U స్థిరంగా ఉండడం U స్థిరాంకం అని ఊహిస్తే నేను కూడా ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని చూస్తాను మరియు నేను దాని ప్రవణతను తీసుకుంటాను U స్థిరంగా ఉంటుందని మరియు x యొక్క విధి కాదు కాబట్టి అప్పుడు ||s − G S Ux||2 ఇది ఒక లీనియర్ ఫంక్షన్ కాబట్టి గ్రేడియంట్ తీసుకోవడం చాలా సులభం అంటే నా ఉద్దేశ్యం U స్థిరంగా భావించడం ద్వారా విద్యార్థి అయితే U అనేది స్థిరంగా ఉండదు ఇది స్థిరమైనది కాదు కాబట్టి నేను చేసేది ఏమిటంటే నేను U స్థిరంగా ఉంటుందని ఊహిస్తున్నాను ఆ పునరావృతంలో కొత్త xని కనుగొనండి సరిగ్గా కాబట్టి నేను x నుండి Uని లెక్కిస్తాను అది స్థిరంగా ఉంటుందని భావించి దాన్ని ఇక్కడ ఉంచుతాను అది నాకు x యొక్క కొత్త విలువను అందించే ప్రవణత ను కనుగొని నేను ప్లగ్ ఇన్ చేసి స్థిరమైన కొత్త Uని తిరిగి పొందాను కాబట్టి మనం ఇది పేదవాడు పని చేయడంలా ఉంటుంది ఆదర్శవంతంగా మీరు ఏమి చేయాలి అని మీకు తెలుసు U అనేది x యొక్క ఫంక్షన్ కాబట్టి మొత్తం విషయాన్ని ఇక్కడ ఉంచండి మరియు నేను నాన్ లీనియర్ విధానం అని పిలుస్తున్నాను కాబట్టి ఇవి రెండు వేర్వేరు కేసులు సరే కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మేము సమస్యను బాగా సెటప్ చేసాము ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి నేను ప్లాట్ చేస్తున్నది ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ ||s − GS Ux|| 2 నా అక్షాలు ఏమిటి కాబట్టి మొదట ఎడమ చేతి వైపు చూద్దాం ఇది తక్కువ కాంట్రాస్ట్ సమస్య నిజమైన పరిష్కారం x1 x2 0 కాబట్టి ముదురు నీలం రంగు అత్యల్ప విలువకు అనుగుణంగా ఉంటుంది మరియు పసుపు రంగు కాస్ట్ ఫంక్షన్ యొక్క అత్యధిక విలువకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను ఈ ఆకృతి ప్లాట్లను సరిగ్గా చూపిస్తున్నాను కాబట్టి ఇది కొండ యొక్క టోపోగ్రాఫిక్ మ్యాప్ లాంటిది కాబట్టి పసుపు విలువ శిఖరం నీలం విలువలు లోయలు మరియు ఈ బాణాలు మీకు ప్రతికూల ప్రవణత దిశను చూపుతున్నాయి ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ప్రతికూల ప్రవణత దిశలో వెళ్లాలనుకుంటున్నాను అది నిటారుగా దిగుతుంది నన్ను కనిష్ట స్థాయికి తీసుకెళ్ళుతుంది కాబట్టి మీరు ఇక్కడ గమనించండి నేను పుట్టిన ఉజ్జాయింపు కోసం మా అంచనా అయిన ఆరిజిన్ నుండి ప్రారంభిస్తే నేను సుమారుగా సరైన సమాధానం నేను ఒకటి నుండి ప్రారంభించి ఉంటే సగం లోకి వస్తాను కానీ నేను ఇప్పటికీ సరైన లోయలోకి వెళ్తాను కానీ నాకు సరైన సమాధానం వస్తుందా అవును ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో అన్ని ప్రవణతలు నన్ను సరైన లోయకు నడిపిస్తున్నాయి కాబట్టి నాకు ఇక్కడ ఒక లోయ ఉన్నట్లుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ నుండి ప్రారంభించినా ఏమి జరుగుతుంది ఈ బాణాలు నన్ను తిరిగి ఇక్కడకు చక్కగా నడిపిస్తాయి కాబట్టి నేను ఆ లోయ పరిసరాల్లో ఎక్కడైనా ప్రారంభించిన ఒకే ఒక లోయ ఉంది నేను సరైన సమాధానాన్ని చేరుకుంటాను మరోవైపు నేను నో చెప్పాను అనుకుందాం నేను ఇక్కడ 66 నుండి ప్రారంభించాను అనుకుందాం గ్రేడియంట్స్ ఎక్కడికి తీసుకెళుతున్నాయి వారు నన్ను ఇక్కడ కొన్ని విచిత్రమైన దిశలో తీసుకెళతారు మరియు ఇక్కడ ప్రవణతలు చాలా చిన్నవిగా మారతాయి వెక్టర్ యొక్క పొడవు ప్రవణత యొక్క పరిమాణం కాబట్టి నేను ఇక్కడికి చేరుకున్నాను మరియు ఏమి జరుగుతుందో నేను ఇక ప్రవణత 0 కంటే ముందుకు సాగలేను కానీ కాస్ట్ ఫంక్షన్ విలువ ఎంత ఇది కనీసం కాదు కాబట్టి మీరు ఎక్కడ ప్రారంభించాలో ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు ఇది నాన్ లీనియర్ ఆప్టిమైజేషన్ సమస్య కానీ నేను 0 కి దగ్గరగా ఎక్కడైనా దాని గురించి చాలా కఠినంగా ఉండకుండా ప్రారంభించినట్లయితే నేను చాలా స్పష్టంగా ఉన్న సరైన సమాధానాన్ని చేరుకున్నాను ఇప్పుడు మనం మరొక సమస్యను తీసుకుందాం సరే కాబట్టి దీనికి వచ్చే ముందు ఇక్కడ సారాంశాన్ని చూద్దాం తక్కువ కాంట్రాస్ట్ ఆబ్జెక్ట్ కోసం మీరు ఎక్కడ నుండి ప్రారంభించి సరైన సమాధానానికి చేరుకున్నారనేది పట్టింపు లేదు ఎందుకంటే నిజమైన మినిమా మరియు గ్లోబల్ మినిమా సోర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను 0 0 లేదా దాని పరిసరాల నుండి ప్రారంభించినట్లయితే నేను సరైన సమాధానాన్ని చేరుకుంటాను విద్యార్థి మేము 0 8 చుట్టూ ప్రారంభించినట్లయితే నేను 0 8 ప్రారంభించినట్లయితే నేను తప్పు సమాధానాన్ని సరిగ్గా ఉపయోగిస్తాను అది సరైనది మరియు మనం ప్రారంభించిన అనేక ఇతర పాయింట్లు 8 1 కూడా నేను తప్పు సమాధానాన్ని చేరుకున్నాను కాబట్టి ఇందులో చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇవి నన్ను తప్పు సమాధానానికి తీసుకెళ్తాయి అయితే లిటరేచర్ బార్న్ ఉజ్జాయింపు సిద్ధాంతంతో ప్రారంభమైనందున అవి ఎల్లప్పుడూ 0 0 తోనే ప్రారంభమవుతాయి కాబట్టి వారు ఎల్లప్పుడూ సరైన సమాధానాన్ని చేరుకుంటారు కాబట్టి వారికి సంతృప్తికరమైన సమాధానం వచ్చింది ఆపై ఏదో ఒక సమయంలో వారు గ్రహించారు మీరు వాస్తవిక కణజాలంకి కాంట్రాస్ట్ యొక్క చాలా చిన్న విలువలు అవసరం లేదని తెలుసు కానీ మీరు ఒక సాధారణ 2 D చేసినందున పద్ధతులు మీరు విఫలమవుతున్నాయని మీరు దీన్ని సమస్య ఎందుకు విఫలమవడం వరకు చూడగలరు ఇది విఫలమైంది ఎందుకంటే మధ్యలో చాలా కొండలు మరియు లోయలు ఉన్నాయి మీరు సరైన సమాధానాన్ని చేరుకోలేరు మరియు కుడివైపు ఉన్న తదుపరి సమస్యలో నిజమైన సమాధానం x1 x2 3 7 అని మనం చూడవచ్చు కాబట్టి మీరు 00 నుండి ప్రారంభించినట్లయితే సరైన సమాధానం ఇక్కడ సెట్ చేయబడింది విద్యార్థి చేటు నేను కిందికి పోతున్నాను నేను ప్రతికూల విలువలను పొందబోతున్నాను కాబట్టి వాస్తవానికి ఎటువంటి ఆశ లేదు నేను ఏదో ఒక యాదృచ్ఛిక పాయింట్ నుండి ప్రారంభిస్తే ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియదు నేను ఇక్కడ నుండి మళ్లీ ప్రారంభిస్తే నేను క్రిందికి వెళ్తాను నేను ఇక్కడ నుండి ప్రారంభిస్తే నేను ఇక్కడకు చేరుకుంటాను ప్రవణతలు 0 కాబట్టి ఈ రేఖాచిత్రాన్ని రూపొందించడం చాలా గణన పని నా అవగాహన సహాయం చేయడానికి నేను ఈ రేఖాచిత్రాన్ని చేస్తున్నాను విద్యార్థికి ఇది ఇది 0 0 విలువల 2 D ప్లాట్గా ఉన్న రేఖాచిత్రం ||s − GS Ux||2 స్టూడెంట్ గురించి ఆ x 1 x 2 ఇక్కడ నిజమైన x1 x2 3 7 మరియు ఆ సంబంధిత వివిధ x మరియు U లు విలువలు కాస్ట్ ఫంక్షన్ రూపం విలువ ఏమి చేస్తుంది కాబట్టి నిజ జీవితంలో నేను దీన్ని ఎప్పటికీ యాక్సెస్ చేయను ఎందుకంటే అన్నింటిలో మొదటిది ఇది 10000 వేరియబుల్ సమస్య కావచ్చు కాబట్టి నేను 10000 కొలతలను ఎలా విజువలైజ్ చేయాలి అవును ఇది దీని కోసమే విద్యార్థి ఈ కేసు మీకేదైనా ఉందనుకుందాం సమయం 1131 చూడండి అవును సరిగ్గా ఈ కేసు కోసం నేను చేయాల్సిందల్లా x 1x2 సగం చేయడమే నేను దానిని 3 7 చేసాను మరియు నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడానికి నాకు మంచి మార్గం లేదు వేచి ఉండండి కాబట్టి అది ఇక్కడ ఒక పెద్ద సమస్య నేను ఈ డొమైన్ గురించి మీలో ఎక్కడో ఒక చోట ప్రారంభించినట్లయితే మాత్రమే నేను ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించగలను అందుకే నాకు కొంత ముందస్తు సమాచారం కావాలి విద్యార్థి మేము చేసే మంచి సిద్ధాంతం కాబట్టి మీ మెషిన్ లెర్నింగ్ యొక్క మొత్తం బరువు మరియు మీకు లోతైన అభ్యాసం తెలుసు మరియు అన్నింటినీ దీనికి అన్వయించవచ్చు మరియు చాలా డేటా నుండి సరైన లోయ ఎక్కడ ఉండవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇది చాలా సవాలుగా ఉన్న పరిశోధన సమస్య మరియు వాస్తవిక కణజాలాల వాస్తవిక ల్యాండ్మైన్లు మరియు అన్నింటికీ అధిక కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఈ సమస్యతో జీవించవలసి ఉంటుంది ఇక్కడ ఒక సూచన సూచించబడినట్లుగా ఉదాహరణకు ఇక్కడ 3 7 మనం తయారు చేయబడింది కాబట్టి ఇది 3 7 మరియు ఇది సవాలుతో కూడుకున్న సమస్య ఇప్పుడు ఈ కాంట్రాస్ట్ εr 1 గా నిర్వచించబడింది ఇప్పుడు అది సరళమైన నిర్వచనం కాంట్రాస్ట్ యొక్క నిజమైన నిర్వచనం వాస్తవానికి ఇలా ఉంటుంది χ ε r − εb εb కానీ εb అనేది నేపథ్య మాధ్యమం యొక్క అనుమతి కాబట్టి బ్యాక్గ్రౌండ్ మీడియం వాక్యూమ్గా ఉంది అది εr 1 కానీ నిజమైన పర్మిటివిటీ ఇంచుమించుగా ఈ అధిక శ్రేణిలో ఉంటుందని నాకు తెలిస్తే నేను ఏమి చేయగలను నేను మీడియంను కొన్ని రకాలతో నింపగలను మ్యాచింగ్ లిక్విడ్ లేదా మ్యాచింగ్ మెటీరియల్ దీని εb నేను తీసుకోగలను అని చెప్పుకుందాం ఉదాహరణకు 5 వంటిది చెప్పుకుందాం కాబట్టి కాంట్రాస్ట్ ఏమి అవుతుంది కాబట్టి x1 కి 3 − 55 ఇది అవుతుంది మరియు x2 కి 5 అవుతుంది కాబట్టి ఇవి అన్ని సంఖ్యలు చిన్నవి మైనస్ 25 0 2 మరియు 25 0 కాబట్టి నా సమస్య తక్కువగా మారింది నేను ఈ సమస్యను మ్యాప్ చేసాను నేను పర్మిటివిటీని చిన్నగా చేసాను కానీ చాలా సార్లు ఇది సాధ్యం కాదు ఎందుకంటే 4 లేదా 5 పర్మిటివిటీ ఉన్న ద్రవాన్ని నేను ఇష్టానుసారంగా ఉత్పత్తి చేయలేను అది సరిగ్గా బహిర్గతం కాదు పైగా ల్యాండ్మైన్ డిటెక్షన్ సమస్యలో దానిని మర్చిపోండి నిజంగా కాదు కాబట్టి ప్రశ్న ఏమిటంటే మనం n కి సమానమైన m తో ప్రారంభించి ఆపై దానిని ఉపయోగిస్తాము కాబట్టి సరైన క్వాడ్రంట్లోకి ప్రవేశించడంలో ఇది మీకు సహాయపడవచ్చు కానీ సమస్య ఏమిటంటే నేను n కి సమానమైన m తో ప్రారంభించినప్పుడు నాకు m డైమెన్షనల్ స్పేస్ ఉంటుంది మరియు నేను అధిక రెజల్యూషన్ కోసం వెళ్లాలనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ కొంత పరిష్కారాన్ని పొందాను నేను 100 మీ పొందాను ఇప్పుడు నా దగ్గర 100 మీ డైమెన్షనల్ స్పేస్ ఉంది ఆ m డైమెన్షనల్ స్పేస్ని మరియు ఈ 100 మీ డైమెన్షనల్ని ఎలా రిలేట్ చేయాలి స్టూడెంట్ మీరు కొన్ని అనేక ఎంత విలువతో పోల్చితే అవును ఆ వస్తువుకి నా కొంత విలువ ఉంది స్టూడెంట్ ప్రతిసారీ మారదు కాబట్టి కొంత సెన్స్లో నేను ఆ సొల్యూషన్ను డౌన్ శాంపిల్ చెయ్యాలి అంటే నా దగ్గర x 1 x2 ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మీరు దీన్ని నేను a వద్ద తిరిగి పొందాలనుకుంటున్నాను అని చెప్తున్నారు విద్యార్థి అధిక రిజల్యూషన్ అధిక రిజల్యూషన్ 3 × 3 రిజల్యూషన్ ఇప్పుడు నేను ఏమి చేయాలి నాకు రెండు రిజల్యూషన్ సమాధానాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఈ రెండింటిని అధిక రిజల్యూషన్ కోసం ప్రారంభ అంచనాగా మ్యాప్ చేయాలనుకుంటున్నాను దాని 3×3 అప్పుడు నేను ఏమి చేయాలి విద్యార్థి లో సమాధానం ఇవ్వడానికి దానికి నేను దీన్ని ఎలా మ్యాప్ చేయాలి విద్యార్థి ఈ ఒక గ్రిడ్కు ఒక గ్రిడ్ అవును ఇక్కడ ఒక గ్రిడ్ నుండి ఒక గ్రిడ్ వరకు అది చేయవచ్చు కానీ అది మళ్లీ ఒక రీట్రీవ్ మ్యాచ్లో దీన్ని చేయడానికి మరియు అది పూర్తయింది మరియు ఇది సరైన లోయలోకి వెళ్లడానికి కొన్నిసార్లు మాకు సహాయపడుతుంది అయితే ఈ లోయలు సున్నితంగా ఉండవచ్చు ఈ లోయలో ప్రారంభించాను నేను సరైన సమాధానాన్ని చేరుకున్నాను కానీ నేను ఇక్కడ ప్రారంభించే బదులు నేను ఇక్కడ నుండి ప్రారంభించాను మరియు నేను నా ప్రయాణాన్ని ఇక్కడికి తరలిస్తాను కాబట్టి ఇది పని చేయవచ్చు లేదా పని చేయకపోవచ్చు విద్యార్థి అయితే ఇది మంచి ఉజ్జాయింపు కావచ్చు ఇది మంచి ఉజ్జాయింపు నిజానికి ఇది సాధారణంగా అవుతుంది